మొదట మనం మెష్ మరియు లూప్ అంటే ఏమిటో చూద్దాం ఇప్పుడు మనం a b e f a మార్గం చూస్తే అంటే ఈ సర్క్యూట్లో ఇక్కడ ఉన్న a b e f a ఇలా ఉంటుంది ఇక్కడ మరొక మార్గం b c d e b ఈ సర్క్యూట్లో a b e f a b c d e b రెండు మార్గాలు ఉన్నాయి కాబట్టి b c d e b ఇది వాస్తవానికి విశిష్టమైనది కనుక ఇది ఒక మెష్ a b e f a కూడా ఒక మెష్ ఎందుకంటే దీనిలో మరొక లూప్ లేదు ఇప్పుడు మనం లూప్ గురించి ఆలోచిస్తే నేను దీనిని ఇలా గీస్తున్నాను ఇది నీలి రంగులో ఉంది మీకు సులువుగా అర్థం అవ్వడం కోసం నేను వేరే రంగు ఉపయోగిస్తాను ఇప్పుడు లూప్ కోసం మనం a b c d e f a మార్గం తీసుకుందాము ఇది a b c నుండి d మరియు e f a ఈ విధంగా ఉంటుంది ఈ a b c d e f a అనే మార్గం ఒక లూప్ ఎందుకంటే ఈ లూప్లూప్ మార్గం లోపట మరో 2 లూప్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక లూప్ మెష్ అంటే కేవలం ఒక్కటే లూప్ ఉండాలి మెష్ లోపట మరొక లూప్ ఉండకూడదు a b c d e f a లాంటి లూప్ను తీసుకుంటే అందులో a b e f a అనే లూప్ మరియు మరొక b c d e b అనే లూప్కూడా ఉంది కాబట్టి దీనిని లూప్ అంటాము కాబట్టి ఇది మెష్ మరియు లూప్ మధ్య ఉన్న స్వల్ప వ్యత్యాసం మనం లూప్మరియు మెష్ రెండిటిని ఒకేలా వాడతాము కానీ చిన్న వ్యత్యాసం ఉంది కాబట్టి ఒక్క క్షణం ఆగండి మీరు ఈ సర్క్యూట్లో a b c d e f a అన్నే మొత్తం మార్గం తీసుకుంటే ఇందులో రెండు లూప్ ఉండటం చేత ఇది మెష్ కాదు ఇది కేవలం ఒక లూప్ అదే మనం ఈ లూప్ ని తీసుకుంటే ఇందులో రెండు మెష్లు ఉన్నాయి మెష్ లోపల మరొక లూప్ ఉండదు మీరు a b c d e f a లాంటి లూప్ని తీసుకుంటే ఇందులో ఈ a b e f a అనే మార్గం ఒక మెష్ ఎందుకంటే ఇందులో వేరే లూప్ లేదు అదే విధంగా b c d e b అనేది కూడా ఒక మెష్ వీటిని మనం మెష్1 మరియు మెష్ 2 అనుకుందాము కాబట్టి కేవలం ఒకే లూప్ఉన్న దానిని మెష్ అంటారు మీకు మెష్ మరియు లూప్ మధ్య వ్యత్యాసం అర్థం అయింది అనుకుంటున్నాను నేను దీనిని శుభ్రం చేస్తాను ఇప్పుడు మీరు చిత్రంలోని సర్క్యూట్ చూస్తే ఇక్కడ మనకు పెద్ద అక్షరం I1 మరియు ఇక్కడ పెద్ద అక్షరం I2 మరియు ఇక్కడ పెద్ద అక్షరం I3 ఉన్నాయి మరియు సైక్లిక్ కరెంట్ i1 i2 కూడా ఉన్నాయి మెష్ లోపల ప్రవహించే కరెంట్ సైక్లిక్ కరెంట్ i1 i2 ఈ సందర్భంలో మొదట మనం i1 కరెంట్ విల్లువకనుక్కోవాలి ఈ సర్క్యూట్లో ఇచ్చిన విధంగా చూస్తే i1 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తుంది ఈ మార్గంలో వెళ్తోంది కాబట్టి ఇక్కడ పైన ఉన్నది పెద్ద అక్షరం I1 లూప్ లోపట ప్రవహిస్తున్నది సైక్లిక్ కరెంట్ i1 కనుక పెద్ద అక్షరం I1 లూప్ లో ఉన్న చిన్న i1 కరెంట్ కాబట్టి ఈ పెద్ద అక్షరం I2 కరెంట్ని చూస్తే ఇది ఈ మార్గంలో ఇలా ప్రవహిస్తోంది కాబట్టి సర్క్యూట్ ప్రకారంగా i1 క్రిందికి మరియు i2 పైకి ప్రవహిస్తున్నాయి చిన్న i1 మరియు చిన్న i2 వ్యతిరేక దిశలలో వెళ్తున్నాయి కాబట్టి పెద్ద అక్షరం I2 కరెంట్ విలువ ఎంత పెద్ద అక్షరం I2 క్రిందికి ప్రవహిస్తోంది మరియు చిన్న i1 క్రిందికి చిన్న i2 పైకి వెళ్తున్నాయి కనుక పెద్ద అక్షరం I2 i1 - i2 అంటే చిన్న i1 మరియు చిన్న i2 మధ్య ఉన్న వ్యత్యాసం కాబట్టి పెద్ద అక్షరం I3 ఈ దిశలో ఇలా ప్రవహిస్తోంది అదే మార్గంలో చిన్న i2 కరెంట్ కూడా ప్రవహిస్తోంది కనుక పెద్ద అక్షరం I3 కరెంట్ చిన్న i2 కరెంట్కి సమానం చిన్న అక్షరాలతో ఉన్న కరెంట్లు సైక్లిక్ కరెంట్లు ఇప్పుడు మీకు సులభంగా అర్థం అవుతుంది పెద్ద అక్షరం I1 కరెంట్ చిన్న i1 కరెంట్ మరియు చిన్న i2 కరెంట్ పెద్ద అక్షరం I3 కరెంట్ మరియు క్రిందికి వెళ్ళే పెద్ద అక్షరం I2 కరెంట్ i1 - i2 ఎందుకంటే i1 క్రిందికి మరియు i2 పైకి వెళ్తున్నాయి ఇవి సైక్లిక్ కరెంట్లు ఇప్పుడు మనం మెష్1 ని పరిష్కరించాలి అంటే ఈ సర్క్యూట్లోని a b e f a అనే మెష్1 యొక్క మెష్ విశ్లేషణ కోసం KVLని వర్తింపజేయాలి మరియు నోడల్ విశ్లేషణకి KCLని ఉపయోగించాలి కానీ ఒకవేళ సర్క్యూట్లో సూపర్ నోడ్ ఉంటే అప్పుడు మనం KCL మరియు KVL రెండిటినీ ఉపయోగించాలి కాబట్టి ఈ సందర్భంలో మనం మెష్1 మరియు మెష్2కి KVLను వర్తింపజేస్తే మనకు రెండు సమీకరణాలు వస్తాయి నేను వాటిని ఇక్కడ వివరిస్తూ వ్రాయడం లేదు ఎందుకంటే ఇవి చాలా సులభంగా అర్థం అవుతాయి కాబట్టి ఇక్కడ కనిపించేది అంతా మీరు చదవండినేను మీకు వివరించింది అంతా ఇక్కడ వ్రాసి ఉంది ఎక్కడైనా మీకు పుస్తకం అనే పదం కనిపిస్తుంది అప్పుడు అధ్యాయం అని చదవండి ఎందుకంటే పుస్తకం పూర్తి కాలేదు కాబట్టి మనం మెష్1కి KVL సూత్రాన్ని ఉపయోగిస్తే మనకు v1 R1 I1 R2 0 లభిస్తుంది దీనిని మనం సరళీకృతం చేస్తే R 1 R 2 I1 R 2 v1 లభిస్తుంది మనం ఈ మెష్1 వద్ద KVLను వర్తింపచేసాము కాబట్టి సమీకరణం I1 R 1 తరువాత I2R 2 v 0 ఈ పెద్ద అక్షరం I2 కరెంట్ చిన్న i1 - చిన్న i2 అని నేను ముందే చెప్పాను కాబట్టి వీటిని సరళీకృతం చేస్తే చివరికి మనకు i1 R 1 R 2 i1 R 2 i2 v1 లభిస్తుంది అదేవిధంగా మెష్2కి KVLని ఉపయోగిస్తే మెష్2 కి KVL సూత్రాన్ని వర్తింపచేయాలి కాబట్టి ఈ సమీకరణం I3 R3 v2 R 2 వస్తుంది పెద్ద అక్షరం I3 చిన్న i2 కనుక R 2 i2 v2 R 2 0 ఇది మనం నేరుగా వ్రాయవచ్చు ఎందుకంటే మెష్2లో i2 కరెంట్ పైకి ప్రవహిస్తోంది ఈ i2 కరెంట్ సవ్య దిశలో ప్రవహిస్తోంది మరియు i1 కరెంట్ క్రిందికి ప్రవహిస్తోంది కాబట్టి i2 - i1 వ్రాయడం మనకి అర్థం అవుతుంది కాబట్టి మనకు v1 v2 తెలుసు మరియు R 1 R 2 R3 విలువలు తెలుసు ఇప్పుడు i1 i2 సైక్లిక్ కరెంట్ కోసం పరిష్కరించాలి మనకు ఈ చిన్న i1 మరియు చిన్న i2 తెలిస్తే పెద్ద అక్షరం I1 చిన్న i1 మరియు పెద్ద అక్షరం I3 చిన్న i2 ఇది మనం చిత్రంలో చూసాము మరియు పెద్ద అక్షరం I2 కరెంట్ క్రిందికి ప్రవహిస్తోంది కనుక ఇది i1 - i2 ఈ I1 కరెంట్ మనం చూసాము ఇక్కడ అదే వ్రాసాము పెద్ద అక్షరం I1 చిన్న i1 మరియు పెద్ద అక్షరం I2 చిన్న i1 - చిన్న i2 ఇది ఈ చిత్రంలో చూపించినట్లు క్రిందికి ప్రవహిస్తోంది మరియు పెద్ద అక్షరం I3 కరెంట్ చిన్న i2 ఈ పెద్ద అక్షరం I2 కరెంట్ క్రిందికి ప్రవహిస్తోంది కాబట్టి ఇది ఈ సర్క్యూట్ యొక్క మెష్ విశ్లేషణ ఇప్పుడు మరొక సమస్య చూస్తే 3 20 చిత్రంలోని సర్క్యూట్ లో I1 I2 మరియు I3 కరెంట్లను మెష్ విశ్లేషణ ఉపయోగించి కనుక్కోవాలి కాబట్టి మనం మెష్ విశ్లేషణని ఉపయోగించాలి ఈ సర్క్యూట్లో ఇక్కడ మెష్1 ఉంది మరియు ఇక్కడ మరొక మెష్ ఉంది వీటికి KVLను వర్తింపచేయాలి ఈ సర్క్యూట్లో ఒక వోల్టేజ్ మూలం కూడా ఉంది కాబట్టి ఈ సర్క్యూట్లో i1 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కాబట్టి పెద్ద అక్షరం I1 కరెంట్ చిన్న i1 కరెంట్కి సమానం ఈ i1 కరెంట్ విలువ మనం కనుక్కోవాలి ఈ చిన్న i2 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కాబట్టి పెద్ద అక్షరం I2 కరెంట్ విలువ చిన్న i2 కరెంట్ కి సమానం ఎందుకంటే ఈ రెండు కరెంట్లు ఒకే దిశలో ప్రవహిస్తున్నాయి పెద్ద అక్షరం I1 మరియు చిన్న i1 కరెంట్ కూడా ఒకే దిశలో ఉన్నాయి పెద్ద అక్షరం I3 కరెంట్ని తీసుకుంటే ఇది క్రిందికి ప్రవహిస్తోంది చిన్న i1 కరెంట్ క్రిందికి మరియు చిన్న i2 కరెంట్ పైకి ప్రవహిస్తున్నాయి ఫలితంగా పెద్ద అక్షరం I3 చిన్న i1 - చిన్న i2 కాబట్టి i1 i2 విలువలు కనుక్కోవాలి ఇక్కడ పెద్ద అక్షరం I1 చిన్న i1 పెద్ద అక్షరం I2 చిన్న i2 మరియు పెద్ద అక్షరం I3 ఇది కాబట్టి KVLని ఉపయోగించాలి ఈ మెష్1 యొక్క KVL సమీకరణం చూద్దాము ఇక్కడ i1 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కనుక సమీకరణం 10 వోల్ట్లు ఇది మనకి ముందుగా కనిపిస్తోంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ KVLని వర్తింపచేయాలి కాబట్టి కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తుంది కనుక 10 తరువాత నిరోధకం నుండి గుర్తు ముందు వస్తోంది కనుక 10 i1 - i2 ఎందుకంటే మనం సవ్య దిశలో వెళ్తున్నాము కాబట్టి ఈ శాఖ యొక్క కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తున్న కరెంట్ విలువ i1 - i2 అంటే i1 కరెంట్ మరియు i2 కరెంట్ యొక్క వ్యత్యాసం ఈ దిశలో వెళ్తే ఇప్పుడు మనకి వోల్టేజ్ మూలం యొక్క - గుర్తు ముందుగా కనిపిస్తుంది కనుక 15 తరువాత 5i1 0 కాబట్టి నేను ఏమి మర్చిపోలేదని ఆశిస్తున్నాను దీనిని మనం సరళీకృతం చేస్తే i1 మరియు i2తో సమీకరణం వస్తుంది అదేవిధంగా మెష్2కి కూడా చెయ్యాలి కాబట్టి మెష్1 వద్ద సమీకరణం 15 5 i1 10 10 0 మెష్1 KVLలో ఇక్కడ ఈ 10 వోల్ట్లు ఉంది కాబట్టి 10 నుండి ఈ విధంగా వెళ్తే 10 i1 - i2 మధ్యలో ఉన్న శాఖ యొక్క 10 i1 - i2 తరువాత ఈ విధంగా వెళ్తే ఇక్కడ 15 వోల్ట్లు వస్తుంది తరువాత 5i1 0 దీనిని సరళీకృతం చేస్తే 3i1 - 2i2 1 వస్తుంది ఇది మన సమీకరణం 1 అదేవిధంగా మెష్2కి చూస్తే మెష్2కి KVLని వర్తింపచేస్తే సవ్య దిశలో ఇలా వెళ్తున్నాము కాబట్టి 10i2 ఇక్కడ వ్రాసాను 10 i2 ఈ దిశలో చూస్తున్నాము అంటే సవ్య దిశలో చూస్తున్నాము మనం ఈ దిశలో ఉన్న కరెంట్ని చూస్తున్నాము సర్క్యూట్ మెష్2 లో సవ్య దిశలో వెళ్తున్నాము కాబట్టి ఇది i2 - i1 10 అవుతుంది దీనిని నేను శుభ్రపరుస్తాను కాబట్టి ఇది 10 i2 - i1 అవుతుంది ఈ దిశలో చూస్తే తరువాత మనకు 10 వోల్ట్ల మూలం యొక్క - గుర్తు ముందుగా వస్తుంది కనుక 10 ఇక్కడ చూడండి 10 0 అంటే i1 - 2i2 1 ఇది మన సమీకరణం 2 ఈ 1 2 సమీకరణాలను పరిష్కరించండి 2 పరిష్కరిస్తే మనకు చిన్న i1 1 ఆంపియర్ మరియు చిన్న i2 కూడా 1 ఆంపియర్ వస్తుంది కాబట్టి పెద్ద అక్షరం I1 చిన్న i1 అని నేను ముందు చెప్పాను కనుక 1 ఆంపియర్ పెద్ద అక్షరం I2 చిన్న i2 1 ఆంపియర్ మరియు ఈ క్రిందికి ప్రవహించే పెద్ద అక్షరం I3 కరెంట్ i1 - i2 0 కనుక ఈ రెండవ శాఖ వద్ద ఎటువంటి కరెంట్ ప్రవహించడం లేదు ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాము ఈ 3 21 చిత్రంలోని సర్క్యూట్ యొక్క I కరెంట్ విలువని మెష్ విశ్లేషణ ఉపయోగించి కనుక్కోండి కాబట్టి ఇదీ మన సర్క్యూట్ ఇక్కడ ఒక ఆధారిత కరెంట్ మూలం ఉంది ఇక్కడ ప్రవహించే కరెంట్ I మరియు ఇది మన ఆధారిత కరెంట్ మూలం మరియు మనం అదే విధానాన్ని అనుసరించాలి ఇక్కడ మనకు మెష్1 మెష్2 మరియు మెష్3 ఉన్నాయి మెష్ విశ్లేషణ ఉపయోగించి మనం పరిష్కరించాలి ఈ I కరెంట్ ప్రవహించే శాఖని చూస్తే కాబట్టి ఈ శాఖని చూస్తే నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ ఈ I కరెంట్ ప్రవహించే శాఖని చూస్తే మనం ఈ విధంగా వెళ్తున్నాము ఈ మెష్1 లో ప్రవహించే కరెంట్ i1 ఇక్కడ అన్నీ కరెంట్లు ప్రవహించే మార్గాలు గుర్తించి ఉన్నాయి కానీ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా పెద్దగా గీసి చూపిస్తున్నాను కాబట్టి ఈ కరెంట్ ఇలా ప్రవహిస్తోంది మరియు మెష్2 లో కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది మరియు మెష్3లో కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది మీరు మెష్1ని చూస్తే ఇక్కడ 5 Ωల నిరోధం ద్వారా కిందికి ఇలా వెళ్తోంది కాబట్టి ఈ I కరెంట్ విలువ i1 - i2 ఎందుకంటే i1 కరెంట్ క్రిందికి ప్రవహిస్తోంది మరియు ఇది పైకి ప్రవహిస్తోంది ఈ i2 కరెంట్ పైకి ప్రవహిస్తోంది కనుక పెద్ద అక్షరం I కరెంట్ i1 - i2 అదేవిధంగా ఇక్కడ 6 Ω నిరోధం ఉంది ఈ 6 Ω నిరోధం వద్ద వోల్టేజ్ విలువ కనుక్కోవాలి దీని విలువ తెలుసుకొవాలి అంటే ముందుగా మనం KVLను ఉపగించాలి మెష్1 వద్ద KVL సూత్రం ఉపయోగిస్తే ఇక్కడ 5 I కాబట్టి 5 i1 - i2 6 మరియు ఈ i1 కరెంట్ క్రిందికి వెళ్తోంది మరియు i3 కరెంట్ పైకి వెళ్తోంది కనుక ఈ 6 Ω నిరోధం వద్ద కరెంట్ i1 - i3 తరువాత మనకు - గుర్తు ముందుగా కనిపిస్తోంది కనుక 12 0 కాబట్టి ఈ సమీకరణాన్ని సులభంగా వ్రాయవచ్చు ఇది మన మెష్1 యొక్క మొదటి సమీకరణం అదేవిధంగా మెష్2 వద్ద KVLను వర్తింపజేస్తే ఇక్కడ మెష్2 చూస్తే కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కనుక 12i2 ఎందుకంటే ఇక్కడ 12 Ω నిరోధం ఉంది ఈ దిశలో ప్రవహిస్తోంది కాబట్టి ఇది మన i2 మరియు ఇది i3 కరెంట్ ఇది సవ్య దిశలో ప్రవహిస్తోంది i2 కరెంట్ కూడా సవ్య దిశలో ప్రవహిస్తోంది కాబట్టి 2i2 - i3 5 i2 - i1 0 ఈ విధంగా మనం మెష్2 యొక్క సమీకరణం వ్రాయవచ్చు దీనిని నేను శుభ్రపరుస్తాను కాబట్టి మూడవ సమీకరణం తరువాత చూస్తాము మెష్1 వద్ద KVLను ఉపయోగిస్తే మొదటి సమీకరణం మెష్2 వద్ద రెండవ సమీకరణం వస్తుంది వీటిని సరళీకృతం చేస్తే మనకు 11i1 - 5i2 - 6i3 12 అదే విధంగా మెష్2 దగ్గర - 5i1 19i2 - 2i3 0 ఇది మన సమీకరణం 2 ఇప్పుడు సర్క్యూట్ యొక్క మెష్3 ని పరిశీలిస్తే కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కాబట్టి మెష్3 లో కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కాబట్టి 2 i3 - i2ఒక్క క్షణం ఆగండి కేవలం నేను చెప్పేది వినండి నేను ఇక్కడ ఏమి వ్రాయడం లేదు నేను చెప్పేది వినండిసర్క్యూట్ లోని మెష్3ను పరిశీలిస్తే ఇది మన మెష్3 2 i3 - i2 ఇది నేను మీకు ముందుగానే వివరించాను ఇది సవ్యదిశలో ఇలా ప్రవహిస్తోంది i3 మరియు i2 రెండు సవ్య దిశలో ప్రవహిస్తున్నాయి కాబట్టి i3 - i2 కాబట్టి సమీకరణం 2 i3 - i2 నేను ఈ మొదటి పదం చెప్తున్నాను 2 i3 - i2 తరువాత మీరు చూస్తే గుర్తు ఈ ఆధారిత మూలం 2I ఇందులో I కరెంట్ విలువ నేను ముందు మీకు i1 - i2 కాబట్టి ఈ ఆధారిత మూలం వల్ల 2I 2i1 - i2 కాబట్టి మెష్ 3 KVL సమీకరణం చూస్తే 2i1 - i2 మరియు ఇక్కడ 6i3 - i1 ఇందులో i1 కరెంట్ సవ్య దిశలో ప్రవహిస్తోంది మరియు i3 కరెంట్ పైకి ప్రవహిస్తోంది కనుక 6i3 - i1 కాబట్టి ఈ మెష్3 KVL సమీకరణాన్ని సరళీకృతం చేస్తే మనకు i1 i2 - 2i3 0 వస్తుంది ఇది సమీకరణం 3 కాబట్టి ఇవి సమీకరణం 1 సమీకరణం 2 మరియు సమీకరణం 3 వీటిని మాత్రిక రూపంలో వ్రాసుకొని క్రామర్స్ రూల్cramar's rule లేదా ఏదైనా పద్ధతితో పరిష్కరించండి i1 2 25 ఆంపియర్లు i2 0 75 ఆంపియర్లు వస్తుంది మరియు i3 1 5 ఆంపియర్లు ఈ పెద్ద అక్షరం I కరెంట్ i1 - i2 దీని విలువ 1 5 ఆంపియర్లు వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన ఉదాహరణలు మరియు నేను చెప్పిన మెష్ విశ్లేషణ యొక్క ఉదాహరణలో కరెంట్ మూలం లేవు ఇప్పటి వరకు మనం చేసిన ఉదాహరణలలో కేవలం వోల్టేజ్ మూలం ఉంది కానీ కరెంట్ మూలం లేదు కాబట్టి ఇప్పుడు మనం కరెంట్ మూలం ఉన్న సర్క్యూట్ ఉదాహరణల యొక్క మెష్ విశ్లేషణ చూద్దాము కాబట్టి ఈ విభాగంలో ఆధారిత లేదా స్వతంత్ర కరెంట్ మూలాలను కలిగి ఉన్న సర్క్యూట్కు మెష్ విశ్లేషణ వర్తింప చేద్దాం కాబట్టి ఒక సర్క్యూట్లో కరెంట్ మూలాలు ఉంటే వాస్తవానికి సమీకరణాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు రెండు సందర్భాలు చూద్దాము ఒక్కటే మెష్లో కరెంట్ మూలం ఉన్న సందర్బాన్ని మొదట చూద్దాము ఈ సాధారణ సర్క్యూట్ చిత్రంలో 2 మెష్లు ఉన్నాయి మరియు కరెంట్ మూలం మెష్2లో ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇది మన కరెంట్ మూలం ఈ సర్క్యూట్లో రెండు మెష్లు ఉన్నాయి మరియు ఒక కరెంట్ మూలం ఉంది ఇది మెష్1 మరియు ఇది మరొక మెష్ దీనిని మెష్2 అనుకుందాము మరియు ఒక కరెంట్ మూలం ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే మొదట మనం ఈ సర్క్యూట్లో i2 కరెంట్ విలువ కనుక్కోవాలి ఈ కరెంట్ సవ్య దిశలో ఈ విధంగా ప్రవహిస్తోంది కాబట్టి ఈ దిశలో ప్రవహిస్తోంది కానీ ఇక్కడ ఈ 10 ఆంపియర్ల కరెంట్ పైకి వెళ్తోంది ఈ 10 ఆంపియర్ల కరెంట్ పైకి ప్రవహిస్తోంది కాబట్టి i2 10 ఆంపియర్లు అదే ఇక్కడ వ్రాసాను i2 10 ఆంపియర్లు కాబట్టి ఇక్కడ రెండు సమీకరణాలు లేవు కేవలం ఒకే సమీకరణం చాలు ఎందుకంటే మరొక మెష్లో ఒక కరెంట్ మూలం ఉంది ఇది సమీకరణాల సంఖ్య తగ్గిస్తుంది కాబట్టి నేరుగా i2 10 ఆంపియర్లు అని వ్రాయవచ్చు ఇప్పుడు మెష్1కి KVL సూత్రం ఉపయోగిస్తే ఆప్పుడు సమీకరణం ఈ విధంగా ఉంటుంది నేను ఇక్కడ వ్రాస్తున్నాను నేను దీనిని శుభ్రపరుస్తాను మెష్1 KVL వర్తింపచేస్తే సమీకరణంలో 8i1 మరియు ఇక్కడ i1 కరెంట్ క్రిందికి ప్రవహిస్తోంది మరియు i2 కరెంట్ పైకి ప్రవహిస్తోంది ఫలితంగా i1 - i2 కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తోంది కాబట్టి 12 i1 - i2 - 20 0 కానీ i2 10 ఆంపియర్లు ఇది నేను వివరించాను కాబట్టి ఇందులో i2 10 ఆంపియర్లు పెట్టండి అప్పుడు సమీకరణం 8 i1 12i1 10 20 0 ఈ సమీకరణంలో కేవలం i1 ఒక్కటే తెలియదు కనుక మనం ఇందులో నుంచి i1 విలువ తెలుసుకోవచ్చు కాబట్టి ఇది సరళీకృతం చేస్తే మనకు i1 కరెంట్ విలువ వస్తుంది ఇది పరిష్కరిస్తే మనకు i1 కరెంట్ విలువ 5 ఆంపియర్లు వస్తుంది ఇప్పుడు మనం రెండు మెష్ల మధ్య కరెంట్ మూలం ఉన్న ఉదాహరణ చూద్దాము 2 మెష్ల మధ్య ఒక కరెంట్ మూలం ఉంది అనుకుందాము అప్పుడు ఏం జరుగుతుంది ఈ చిత్రంలోని సర్క్యూట్ని పరిశీలించండి మీకు ఎలాంటి అస్పష్టత ఉండకూడదని నేను వివిధ రకాల ఉదాహరణలు తీసుకున్నాను మీకు ఇది అర్థం అయితే అదే పద్ధతిని మీరు ac సర్క్యూట్కి కూడా ఉపయోగించవచ్చు కానీ మనం సంక్లిష్ట సంఖ్యలు ఉన్నవి తక్కువ ఉదాహరణలు చూస్తాము ఇవి పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ సిద్ధాంతం మాత్రం ఒక్కటే కాబట్టి ఇప్పుడు ప్రశ్న 2 మెష్లు ఉన్న సర్క్యూట్లో 2 మెష్ల సర్క్యూట్ మధ్యలో చూస్తే ఒక కరెంట్ మూలం ఉంది ఇక్కడ ఒక కరెంట్ మూలం ఉంది మరియు ఇక్కడ ఒక 4 Ω నిరోధం కరెంట్ మూలానికి సిరీస్లోలో అనుసంధానించబడి ఉంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇప్పుడు మీరు ఈ మూలకాలను తీసివేయండి ఈ మూలకాలను మినహాయించడం అంటే ఈ రెండు మెష్ల మధ్యలో ఉన్న కరెంట్ మూలం మరియు దానికి సిరీస్లో ఉన్న మూలకాలను తీసివేసి చిత్రంలో చూపిన విధంగా ఒక సూపర్ మెష్ చేయండి కాబట్టి ఈ మూలకాన్ని తీసివేసి సూపర్ మెష్ని సృష్టించండి సూపర్ మెష్ మనం చదివిన సూపర్ నోడ్ లాగా ఉంటుంది ఇప్పుడు మనం సూపర్ మెష్ని సృష్టించాలి కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది కరెంట్ మూలం మరియు ఇతర మూలకాలను తీసివేస్తే ఇక్కడ చూపిన సర్క్యూట్ విధంగా సూపర్ మెష్ వస్తుంది కాబట్టి ఇది మన i1 కరెంట్ మరియు ఇది మన i2 కరెంట్ కానీ ఈ రెండు కరెంట్లు సమానం కాదు ఈ 12Ω మరియు 28Ω నిరోధంల మధ్య ప్రవహించేది ఒకే కరెంట్ కాదు కాబట్టి ఈ సందర్భంగా సూపర్ మెష్కి KVL సూత్రాన్ని ఉపయోగిస్తే 12 i1 28 i2 40 0 కాబట్టి మన మొదటి సమీకరణం 12 i1 28 i2 40 0 మనం ఒక సూపర్ మెష్ సృష్టించాము మరియు ఈ కరెంట్ మూలాన్ని తీసివేశాము మరియు దీనికి అనుసంధానంగా ఉన్నది తీసివేసి ఈ లూప్కి KVL సూత్రం వర్తింపజేయాలి కాబట్టి ఈ సూపర్ మెష్ లూప్కి KVL ఉపయోగిస్తే ప్రాధమికంగా 12 i1 ఇక్కడ ఉన్న 12i1 మరియు 28 మరియు 40 0 ఎందుకంటే మనకు ముందుగా - గుర్తు కనిపిస్తుంది కాబట్టి ఈ సర్క్యూట్ మధ్యలో కరెంట్ మూలం ఉన్న శాఖను తీసివేస్తే సూపర్ మెష్ తయారు అవుతుంది దీనినే నేను మరో సారి వ్రాసాను కాబట్టి ఇది మన సూపర్ మెష్ ఇందులో కరెంట్లు ఈ విధంగా ప్రవహిస్తున్నాయి సూపర్ మెష్ యొక్క KVL సమీకరణం సరళీకృతం చేస్తే 3i1 7i2 10 వస్తుంది ఇప్పుడు నోడ్ O వద్ద KCL ఉపయోగించాలి కాబట్టి నోడ్ O వద్ద KCLను వర్తింపజేస్తే సర్క్యూట్లో నోడ్ O పరిశీలిస్తే ఇది మన నోడ్ O కాబట్టి ఇక్కడ 6 ఆంపియర్ల కరెంట్ వాస్తవానికి బయటికి వెళ్తోంది 6 ఆంపియర్ల కరెంట్ పైకి ప్రవహిస్తుంది కాబట్టి ఇది నోడ్ O నుండి బయటికి వెళ్తోంది మరియు ఈ i2 కరెంట్ నోడ్ లోపటికి వస్తుంది మరియు i1 కరెంట్ ఈ విధంగా ఉంది కనుక బయటికి ప్రవహిస్తోంది మరియు i2 కరెంట్ ఈ విధంగా ఉంది కనుక వాస్తవానికి i1 కరెంట్ నోడ్ లోపటికి ప్రవహిస్తోంది కాబట్టి i2 6 i1 కాబట్టి ఈ నోడ్ వద్ద KCL సూత్రం ప్రకారంగా లోపలికి వచ్చే i2 కరెంట్ బయటికి వెళ్ళే i1 6కి సమానం దీని నుంచి i1 i2 6 ఇప్పుడు ఈ 1 2 సమీకరణాలను పరిష్కరించండి అప్పుడు మనకు i1 3 2 ఆంపియర్లు మరియు i2 2 8 ఆంపియర్లు వస్తుంది అందువల్ల సూపర్ మెష్కి కొన్ని నియమాలు ఉన్నాయి సూపర్ మెష్కి దాని స్వంత కరెంట్ ఉండదు సూపర్ మెష్ యొక్క మొదటి నియమం దానికి స్వంత కరెంట్ ఉండదు రెండవ నియమం సూపర్ మెష్లోని కరెంట్ మూలం మెష్ కరెంట్ని పరిష్కరించడానికి ఒక స్థిరమైన సమీకరణం ఇస్తుంది కరెంట్ మూలం వల్ల ఒక స్థిరమైన సమీకరణం వస్తుంది నేను దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి మనం ఇందాక పరిష్కరించిన ఉదాహరణలో ఇక్కడ ఉన్నది స్థిరమైన సమీకరణం సూపర్ మెష్లో నోడ్ O వద్ద KCL సూత్రం ఉపయోగించి వ్రాసినది స్థిరమైన సమీకరణం ఈ సమీకరణం కారణంగానే మనం ఈ సమస్యను పరిష్కరించాము లేకపోతే దీనిని పరిష్కరించడం సాధ్యం కాదు కాబట్టి మనం సూపర్ మెష్లో తీసివేసే కరెంట్ మూలం ఉన్న శాఖ దగ్గర ఉండే నోడ్కి మనం KCL సూత్రం ఉపయోగించాలి సూపర్ మెష్ని పరిష్కరించడానికి కరెంట్ మూలం ఉన్న శాఖని తీసివేసి సూపర్ మెష్ లూప్కి KVLను వర్తింపజేస్తే ఒక సమీకరణం వస్తుంది మరియు మరొక సమీకరణం ఈ సూపర్ మెష్ యొక్క కరెంట్ మూలం ఉన్న శాఖ యొక్క నోడ్కి KCLను వర్తింపచేస్తే ఈ స్థిరమైన సమీకరణం వస్తుంది మరియు మూడవ నియమం ఈ సూపర్ మెష్కి KVL మరియు KCL రెండింటినీ వర్తింపచేయాలి నోడల్ విశ్లేషణలో సూపర్ నోడ్కి మనం KCL మరియు KVL ఉపయోగించినట్టే సూపర్ మెష్లో కూడా KVL మరియు ఈ స్థిరమైన సమీకరణం కోసం KCL కూడా ఖచ్చితంగా ఉపయోగించాలి కాబట్టి ఇప్పుడు మరింత క్లిష్టమైన సమస్యను తీసుకుందాము ఈ 3 28 చిత్రంలోని సర్క్యూట్ యొక్క i1 మరియు i4 కరెంట్లను మెష్ విశ్లేషణ ఉపయోగించి కనుక్కోవాలి కాబట్టి ఈ సందర్భంలో ముందు మనం ఈ సర్క్యూట్ని పరిశీలించాలి ముందు ఈ సర్క్యూట్ చిత్రాన్ని చూడండి ఇది మెష్1 మరియు ఇది మెష్2 ఇక్కడ మరొక మెష్3 మరియు ఇక్కడ మరొక మెష్ ఉంది మొత్తం 4 మెష్లు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు మెష్1 మరియు మెష్2ల మధ్యలో ఒక కరెంట్ మూలం ఉంది అందువల్ల నేను మీకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ రెండు మెష్ల ఉన్నాయి మరియు వీటి మధ్యలో ఒక కరెంట్ మూలం ఉంటే అప్పుడు అది సూపర్ మెష్ అంటాము అదే విధంగా ఇక్కడ ఉన్న ఈ మెష్ మరియు ఈ మెష్ మధ్యలో ఒక డిపెండెంట్ కరెంట్ మూలం ఉంది ఇక్కడ ఉన్నది స్వతంత్ర కరెంట్ మూలం కాబట్టి ఇది కూడా మరోక సూపర్ మెష్ని నిర్మిస్తుంది కాబట్టి ఈ సూపర్ మెష్ మరియు ఈ సూపర్ మెష్ ఇక్కడ కలుస్తాయి కనుక ఇది మరొక సూపర్ మెష్ని నిర్మిస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి నేను చెప్పింది ఇక్కడ వ్రాసి ఉంది రెండు సూపర్ మెష్లు కలిశాయి మరియు వీటికి ఒక కామన్ ఆధారిత కరెంట్ మూలం ఉంది ఫలితంగా ఒక పెద్ద అక్షరం సూపర్ మెష్ వస్తుంది కాబట్టి నేను దీనిని మరోసారి వివరిస్తాను ఈ సర్క్యూట్లో ఇక్కడ ఈ మెష్ మరియు ఈ మెష్ మధ్యలో ఒక కరెంట్ మూలం ఉంది మరియు ఇక్కడ ఒక మెష్ ఉంది మరియు ఇది మరొక మెష్ వీటి మధ్యలో ఒక ఆధారిత కరెంట్ మూలం ఉంది ఇక్కడ స్వతంత్ర కరెంట్ మూలం ఉన్న దగ్గర కూడా ఒక సూపర్ మెష్ ఉంటుంది కాబట్టి ఈ రెండు సూపర్ మెష్లు కలుస్తాయి కనుక మనకి ఈ చుక్కల గీతతో చూపించిన విధంగా ఒక పెద్ద సూపర్ మెష్ వస్తుంది దీని ప్రకారంగా సర్క్యూట్ని పరిష్కరించాలి ఈ చుక్కల గీతతో చూపించినది వాస్తవానికి పెద్ద సూపర్ మెష్ కాబట్టి ఇప్పుడు మనం ఈ పెద్ద సూపర్ మెష్కి KVLని వర్తింపజేయాలి కాబట్టి పెద్ద సూపర్ మెష్కి KVLని ఉపయోగిస్తే ఇక్కడ మనకి 4i1 వస్తుంది ఇక్కడ 8i3 మరియు ఇది 12i2 0 ఇక్కడ మీరు చూస్తే నేను ఒక విషయాన్ని మర్చిపోయాను 12i2 8i3 4i1 మరియు మరొకటి ఉంది ఇది నేను మర్చిపోయాను ఇక్కడ ఉన్నది ఇది 16 కనుక 16i3 - i4 ఎందుకంటే అది ఈ విధంగా ప్రవహిస్తోంది 16i3 - i4 ఎందుకంటే ఇది ఈ విధంగా సవ్య దిశలో ఉంది మరొకటి ఈ విధంగా వ్యతిరేక దిశలో ఇలా ప్రవహిస్తోంది కాబట్టి సమీకరణంలో 16i3 - i4 0 వస్తుంది దీనిని సరళీకృతం చేస్తే i1 3 i2 6 i 3 4i4 0 వస్తుంది ఈ స్వతంత్ర కరెంట్ మూలం యొక్క నోడ్ a వద్ద KCLను వర్తింప చేయండి కాబట్టి నోడ్ a వద్ద KCL సూత్రం వర్తింపజేయాలి అప్పుడు మనకు నోడ్ a యొక్క KCL సమీకరణం ఈ విధంగా i2 i1 5 వస్తుంది ఎందుకంటే ఈ i2 కరెంట్ బయటికి వెళ్తోంది మరియు ఈ i1 ఇంకా 5 ఆంపియర్ల కరెంట్ బయటికి వెళ్తున్నాయి కాబట్టి i2 i1 5 ఒక్క క్షణం ఆగండి కాబట్టి ఇది మన నోడ్ a వద్ద KCL సమీకరణం i2 i1 5 అదే విధంగా ఈ ఆధారిత కరెంట్ మూలం కోసం నోడ్ B వద్ద KCL వర్తింపజేయాలి కాబట్టి ఆధారితకరెంట్ మూలం వద్ద మరొక నోడ్ ఉంది ఆ నోడ్ని B అనుకున్నాము కాబట్టి ఈ ఆధారిత కరెంట్ మూలం కోసం నోడ్ B వద్ద KCLను వర్తింపచేయాలి ఈ సందర్భంలో కరెంట్ విలువ ఎంత ఇక్కడ ఉన్నది ఒక ఆధారిత కరెంట్ వాస్తవానికి దీని విలువ 3I ఇది ఒక ఆధారిత కరెంట్ మూలం కాబట్టి ఈ నోడ్ B వద్ద KCLని ఉపయోగిస్తే ముందు మనం నోడ్ A వద్ద ఉపయోగించాము ఇప్పుడు నోడ్ B వద్ద KCL వర్తింప చేయండి ఇక్కడ i3 కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది మరియు ఈ 3I కరెంట్ కూడా లోపలికి వస్తోంది కనుక i3 3I బయటికి వెళ్ళే i2 కరెంట్ నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి i3 3I ఇక్కడ 3I అనే కరెంట్ వాస్తవానికి ఒక ఆధారిత కరెంట్ మూలం నుండి వస్తోంది మరొక విషయం ఈ i3 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కాబట్టి I కరెంట్ విలువ మనం తరువాత తెలుసుకుంటాము కాబట్టి KVL సమీకరణం i3 3I i2 కాబట్టి నేను పరిష్కరించిన నోడ్ B వద్ద KCL సమీకరణం చూద్దాము కాబట్టి అదే ఇక్కడ వ్రాసాను i2 i3 3I కానీ సర్క్యూట్లో i4 కరెంట్ని పరిశీలిస్తే i4 I మన సర్క్యూట్లో ఈ i4 కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తోంది ఒక్క క్షణం ఆగండి కరెంట్ దిశ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది మన i4 కరెంట్ కానీ పెద్ద అక్షరం I కరెంట్ ఈ విధంగా పైకి ప్రవహిస్తోంది కాబట్టి i4 I లేదా పెద్ద అక్షరం I కరెంట్ i4 కరెంట్కి సమానం కనుక దీనిని మనం నోడ్ B వద్ద ఉన్న KCL సమీకరణంలో ఉపయోగిస్తే i2 i3 - 3i4 అవుతుంది ఇది మన సమీకరణం 3 ఇప్పుడు ఈ మెష్ 4లో KVLను ఉపయోగిద్దాము మెష్4కి KVL సూత్రం వర్తింపజేస్తే ఇక్కడ కనిపించే ఈ సర్క్యూట్లోని మెష్4కి KVLని ఉపయోగిస్తే 4i4 20 16వస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ నేరుగా వ్రాసిన సమీకరణం మీకు అర్ధమయ్యిందని ఆశిస్తున్నాను మెష్4కి KVL వర్తింపజేస్తే 4i4 20 16 వస్తుంది దీనిని సరళీకృతం చేస్తే 5i4 4 i3 5 వస్తుంది ఇది సమీకరణం 4 కాబట్టి ఈ 4 సమీకరణాలను పరిష్కరిస్తే i1 7 5 ఆంపియర్లు i2 2 5 ఆంపియర్లు i3 3 93 ఆంపియర్లు i4 2 143 ఆంపియర్లు వస్తుంది ఇవి మనం కనుక్కోవాల్సిన 4 పరామితులు